కాబట్టి మనం దాని విలువ ఏమిటో చూద్దాం కాబట్టి ఇప్పుడు మన వాస్తవ లక్ష్యం వైపు మరింత ముందుకు వెళుతున్నప్పుడు మేము ప్రస్తుతం చేసినది సాధారణ ఉత్పన్నం పర్ఫెక్ట్గా కాబట్టి ఇప్పుడు మనం పెర్ఫెక్లీ మ్యాచ్డ్ ఇంటర్ఫేస్ అని పిలవబడే వాటిని పునర్విమర్శ ద్వారా చూడబోతున్నాము కాబట్టి మా kx k0√exhx sin θ cos ϕ అంటే ఏమిటి మేము దీన్ని ఈ విధంగా నిర్వచించాము ఇది మునుపటి కొన్ని స్లయిడ్లలో ఉంది ఇది ప్రేరణ ప్రేరణ ఏమిటి మేము మీకు మరోసారి సమీకరణం 2 ని చూపుతాము అది దీర్ఘవృత్తాకార సమీకరణం మరియు ఎలిప్సాయిడ్కు పరిష్కారం నాకు ఇక్కడ సెమీ మేజర్ సెమీ మైనర్ అక్షం యొక్క పొడవు ఇలా ఉంటుంది మరియు పారామెట్రిక్ రూపంలో నాకు ఎలిప్సాయిడ్ వచ్చింది కాబట్టి ఈ k0ω0ε0 కాబట్టి నేను దీన్ని మీ సౌలభ్యం కోసం తిరిగి వ్రాస్తున్నాను ఇది నా kxk0hxex sin cos∅ kyk0hyeysinθ sin∅ మరియు kzk0hzezcos ఈ k0 అంటే ఏమిటి మరియు సాధారణంగా ఇది kωωε కాబట్టి ఇది సాధారణంగా k సరే కాబట్టి మేము దీన్ని దృష్టిలో ఉంచుకుంటాము ఎందుకంటే 2 ప్రాంతాలు μ1మరియు ε0 యొక్క విభిన్న విలువలను కలిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫేజ్ మ్యాచింగ్ కండిషన్కు ఇది మరియు ఇది అవసరం ఎందుకంటే నేను దశలను ఒకే వేగంతో తిప్పాలి కాబట్టి ఇది మనకు ఏమి చెబుతుంది కాబట్టి మేము ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తాము 1ε1h1xe1x sin1 cos ∅1 2ε2h2xe2x sin2 cos ∅2 మేము దీనిని పర్ఫెక్ట్లి మ్యాచ్డ్ అని పిలుస్తున్నాము పర్ఫెక్ట్ మ్యాచ్డ్ అంటే ఏమిటి మేము దీనిని తీసుకున్నాము మేము ex hx ey hy ez hz వేరియబుల్స్ సంఖ్యను తగ్గించండి కాబట్టి ఈ θ లు మరియులు ϕ లు ఏవి అని మీరు తికమక పడకుండా ఉండాలంటే ఇవి ఏమిటి అవి ఏదైనా భౌతిక కోణానికి అనుగుణంగా ఉన్నాయా అవి సరైనవి కాగలవు అంటే e h 1 అనే సాధారణ కేస్ ని ఖాళీ స్పేస్ ప్రతిచోటా తీసుకోండి కాబట్టి kz k0 cos θ కాబట్టి నేను z యాక్సిస్తో యాంగిల్ తీటా మధ్య వేవ్ వెక్టార్ని కలిగి ఉంటే నాకు వేవ్ వెక్టార్ యొక్క z భాగం అందించబడుతుంది ఇప్పుడు రీజియన్ I మరియు రీజియన్ II తరంగాలు ఒకే కోణంలో ప్రయాణిస్తాయా కాబట్టి అందుకే నేను θ 1 ϕ1 ను ప్రాంతం I లో మరియు θ 2 ϕ2 ప్రాంతం IIలో ఉంచాను నేను ఖచ్చితమైన విలువలు ఏమిటి అని కనిపెట్టలేక పోతున్న ఎందుకంటే అవి ముఖ్యమైనవి కావు కాబట్టి ఇది మొదటి షరతు ఇది నాకు ఇవ్వబోయే రెండవ షరతు గురించి ఏమిటి 1ε1h1ye1y sin1 cos ∅1 2ε2h2ye2y sin2 cos ∅2 కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు పర్ఫెక్ట్లి మ్యాచ్డ్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు మరియు కారణం చాలా అక్షరార్థంగా పర్ఫెక్ట్లి మ్యాచ్డ్ కాబట్టి పర్ఫెక్ట్లి మ్యాచ్డ్ అంటే ఈ విషయాలను మనం గతంలో కొన్ని స్లయిడ్లలో నిర్వచించాము కానీ పర్ఫెక్ట్లి మ్యాచ్డ్ ఇంటర్ఫేస్ మీకు ఫ్యాన్సీ PMI గురించి ఏమీ తెలియకపోతే మరియు ఇంటర్ఫేస్ సరిగ్గా సరిపోలిందని నేను మీకు చెబితే మీరు ఏమనుకుంటారు ఇంపెడెన్స్లు సరిగ్గా సరిపోలాయి కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఇంపెడెన్స్లు ε1 ε2 μ1 μ2 తో సరిపోలడానికి సులభమైన మార్గం ఏమిటి మనం దానిని సరిగ్గా చేశామని అనుకుందాం కాబట్టి ఈ సమీకరణాలు మరింత సులభతరం చేస్తాయి e1xsin θ1cos ϕ1 e2xsin θ2cos ϕ2 e1ysin θ1cos ϕ1 e2ysin θ2cos ϕ2 ఇంకా ఏదైనా మనం చేయగలమా కాబట్టి మా లక్ష్యం ఏమిటి మా లక్ష్యం PMI లక్ష్యం ఏమిటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం విద్యార్థి R0 నేను ε 1 ε2 μ1 μ2 ని సరిచేస్తే ఇంటర్ఫేస్ లేదని అర్థం ఇంటర్ఫేస్ లేకపోతే R0 విద్యార్థి అవును నిజమే మనం అది చూడాలి కానీ నా ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇప్పుడు మనం భౌతికం కాని పరిస్థితికి వెళ్లామని గుర్తుంచుకోండి ఎందుకంటే నేను ఈ e మరియు h లను సరిగ్గా పరిచయం చేసాను మరియు అవి పరావర్తిత గుణకంలో కనిపించాయి కాబట్టి అది కేవలం ε1 ε2 μ1 μ2 అనేది స్పష్టంగా లేదు ఈ పరావర్తిత గుణకం 0 అని హామీ ఇవ్వడానికి సరిపోతుంది విద్యార్థి మెటీరియల్ లక్షణాలు మారాయి చిన్న e మరియు చిన్న h ల ద్వారా పదార్థం యొక్క లక్షణాలు మారాయి విద్యార్థి కాబట్టి ఇంటర్ఫేస్ ఉంది ఇంటర్ఫేస్ ఉంది అవును ఒక ఇంటర్ఫేస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ గురించి నా ఆలోచనను విస్తరించాను